ఈ మోడ్యూల్ లో తదుపరి కోర్స్ అయిన బయో మాలిక్యూల్స్ మరియు సెల్ స్ట్రక్చర్ ఫంక్షన్ తో దాని యొక్క సంబంధము కు స్వాగతం ఇది మన మూడవ కథ ఇదే కాకుండావేరే చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయి వాటి నుండి మనం కొంత ప్రాథమిక సమాచారం తీసుకుంటున్నాము మన మొదటి కథ ఇన్ఫెక్షన్ గురించి రెండవ కథ బయో రియాక్టర్లు లో షియర్ మరియు బయో మోలిక్యూల్స్ లో ఒక పెద్ద విభాగం అయిన లిపిడ్స్ గురించి మూడవ కథ పెరుగు ఎలా తయారవుతుంది అనే దాని గురించి దీని వలన మనం కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము ఇది బయో మోలిక్యూల్స్ లో రెండవ పెద్ద విభాగం ఆసిడ్ ఏర్పడడం వల్ల పెరుగు తయారవుతుంది ఇది ప్రోటీన్ అగ్గ్రిగేషన్ కు దారి తీస్తుంది మనం బయో మాలిక్యూల్స్ యొక్క మూడవ విభాగం అనగా ప్రోటీన్స్ లేదా ఎమినో ఆసిడ్స్ వద్ద ఆగాము మీరు ఈ తేడాని త్వరలో తెలుసుకుంటారు మొత్తం నాలుగు విభాగాలు ఉన్న బయో మాలిక్యూల్స్ లో ఇది మూడవ పెద్ద విభాగం ముందు లెక్చర్ ని మనం ఒక పాయింట్ వద్ద ఆపటం జరిగింది ప్రోటీన్ అంటే ఏంటి అనే ఒక మాలిక్యూలార్ పరంగా చూసి ఆపాము ప్రోటీన్స్ అంటే ఎమినో ఆసిడ్స్ యొక్క పొలిమర్స్ మరి ఎమినో ఆసిడ్ అంటే ఏంటి దీనిని అర్థం చేసుకోవడం చాలా సులభం దేనికైతే మధ్యలో కార్బన్ ఆటమ్ ఉంటుందో అంటే ఆల్ఫా కార్బన్ ఆటమ్ అదే ఎమినో ఆసిడ్ కాబట్టి మీకు ఇక్కడ ఎమినో గ్రూప్ ఉంది అలాగే కార్బొక్సీలిక్ ఆసిడ్ గ్రూప్ కూడా ఉంది ఎమినో ఆసిడ్ యొక్క ఎమినో గ్రూప్ NH2 నీలం రంగు లో చూపించబడింది కార్బొక్సీలిక్ గ్రూప్ COOH ఎరుపు రంగులో చూపించబడింది కార్బన్ మాలిక్యూల్ అంటే ఆల్ఫా కార్బన్ మాలిక్యూల్ కి ఈ రెండు అటు ఇటు అతుక్కొని ఉంటాయి కార్బన్ యొక్క వాలెన్సీ నాలుగు కాగా హైడ్రోజన్ ఆటమ్ మూడవ బాండ్ గా R గ్రూప్ నాల్గవ బాండ్ గా ఉంటాయి ఇక్కడ ఎమినో గ్రూప్ కాబోక్సీ గ్రూప్ కార్బొక్సీలిక్ ఆసిడ్ గ్రూపులు ఉన్నాయి వీటి నుండి ఎమినో ఆసిడ్ వస్తుంది అలాగే మీకు H ఉంది ఇంకా ఎన్నో R గ్రూపులు కూడా ఉన్నాయి R గ్రూపుల్లో ఉన్న తేడాల వలన మనకి ఎమినో ఆసిడ్స్ లో ఎన్నో రకాల్లో మరెన్నో వ్యత్యాసాలు వస్తాయి ఈ ఎమినో ఆసిడ్స్ పాలిమర్లా మారితే ప్రోటీన్ వస్తుంది అదే ఇక్కడ వివరించబడింది ప్రస్తుతానికి పోలీపెప్టైడ్ అనే దాన్ని చాలా చిన్న ప్రోటీన్ అనుకుందాం పోలీపెప్టైడ్ అంటే ప్రోటీన్ యొక్క చిన్న రూపం ప్రోటీన్ ఎలా తయారవుతుందో వర్ణించడానికి ఇక్కడ పోలీపెప్టైడ్ ఫార్మేషన్ ఇవ్వబడింది వీటిని మీరు గుర్తించగలిగితే ఇది ఒక ఎమినో ఆసిడ్ CH2SH అనేది ఒక R గ్రూప్ మనం ఒకసారి ఈ ఎమినో ఆసిడ్ మీద దృష్టి సారిద్దాము ఇది ఇప్పటికే ఇంకో ఎమినో ఆసిడ్ తో పెప్టైడ్ బాండ్ ద్వారా కలిసింది ఇప్పుడు మనం రెండు ఎమినో ఆసిడ్స్ మధ్య ఉన్న ఇంటరాక్షన్ ని చూద్దాము దీనికొక COOH గ్రూప్ ఉంది ఇది ఒక కార్బన్ ఆటమ్ ఇక్కడ ఉన్న NH2 గ్రూప్ ఇంకొక ఎమినో ఆసిడ్ తో పెప్టైడ్ బాండ్ ద్వారా జత చేయబడింది ఇక్కడ ఉన్న H గ్రూప్ మరియు ఈ సందర్భంలో CH2 OH అరోమాటిక్ రింగ్ బెంజీన్ గుండా R గ్రూప్ అవుతుంది ఈ రెండు ఇంటరాక్ట్ అయినప్పుడు COOH యొక్క OH మరియు NH2 యొక్క H కండెన్స్ అయ్యి నీరు బైటికి రావటం వలన CN బాండ్ ఏర్పడుతుంది ఈ రెండిటి మధ్య బాండ్ ని పెప్టైడ్ బాండ్ అంటారు ఇది కార్బన్ కార్బొక్సీలిక్ ఆసిడ్ NH2 దీనికి వెన్నెముక్క లా ఏర్పడుతుంది అలాగే రకరకాల ఎమినో ఆసిడ్స్ లో భాగంగా ఈ వివిధ రకాల R గ్రూప్స్ ప్రోటీన్ మాలిక్యూల్ పక్కన గొలుసుల్లా ఏర్పడుతాయి ఎమినో గ్రూప్ కి ఒక ఫ్రీ ఎండ్ ఉండాలి చాలా ఎమినో ఆసిడ్స్ కలిసి ఈ ఫ్రీ ఎండ్ లో ఒక చాలా పెద్ద పోలీపెప్టైడ్ చైన్ ని మరియు ప్రోటీన్ఫా ని ఫార్మ్ చేసాయి అనుకుందాం అప్పుడు ప్రతి ప్రోటీన్ కి N టెర్మినస్ అని పిలువబడే ఒక ఫ్రీ ఎమినో ఎండ్ ఒక ఫ్రీ కార్బొక్సీల్ ఎండ్ C టెర్మినస్ అని పిలువబడే కార్బొక్సీలిక్ ఆసిడ్ ఎండ్ ఉంటాయి కాబట్టి ఒక ప్రోటీన్ కి C టెర్మినస్ N టెర్మినస్ ఎన్నో పెప్టైడ్ బాండ్స్ మరియు కార్బన్ ఆటమ్స్ కార్బొక్సీలిక్ ఆసిడ్ మాలిక్యూల్స్ కలిగిన వెన్నెముక్క ఉంటుంది అలాగే ప్రతి ఎమినో ఆసిడ్ R గ్రూప్ యొక్క పక్క గొలుసుల్లో ప్రోటీన్ ఉంటుంది వివిధ అమైనో ఆసిడ్స్ నుండి ప్రోటీన్ ఇలా తయారవుతుంది ప్రకృతిలో మొత్తం ఇరవై R గ్రూప్స్ ఉన్నాయి అంటే ఇరవై రకాల ఎమినో ఆసిడ్స్ ఉన్నట్లే కదా వేరే రకాలైన ఎమినో ఆసిడ్స్ ఉండొచ్చు కానీ అవి ప్రకృతి సహజంగా ఏర్పడినవి కావు అందువల్ల ప్రోటీన్స్ లో ఇరవై రకాల ఎమినో ఆసిడ్స్ ఉన్నాయి కానీ అవి ముఖ్యంగా ఎమినో ఆసిడ్స్ యొక్క పొలిమెర్స్ R గ్రూప్ యొక్క స్వభావాన్ని బట్టి ఈ ఎమినో ఆసిడ్స్ పలు రకాలు గా విభజించబడ్డాయి ఒకవేళ R గ్రూప్ నాన్ పోలార్ గ్రూప్ అయితే అప్పుడు అది ఈ హెడ్ కింద విభజించబడుతుంది ఉదాహరణకి ఇది H గ్రూప్ CH3 గ్రూప్ CH3 అలా అన్నమాట నా ఉద్దేశం లో ఇక్కడ చిన్న మార్పు జరిగింది అయినా పరవాలేదు ఇప్పుడు పేర్ల గురించి చింతించకండి మరో విధంగా చెప్పాలి అంటే ఇవన్నీ నాన్ పోలార్ గ్రూప్స్ మరియు R గ్రూప్స్ అందువల్ల వాటిని ఒకలా గ్రూప్ చేసారు మనం ఎన్ని అమైనో ఆసిడ్స్ ఉన్నాయో లెక్కపెడదాం ఇరవై లో తొమ్మిది నాన్ పోలార్ గ్రూప్స్ తో ఉన్న అమైనో ఆసిడ్స్ ఉన్నాయి ఇవి పోలార్ R గ్రూప్స్ అయ్యుండొచ్చు అంటే సేరిన్ కి CH2OH త్రేయోనిన్ కి CH CH3OH లాగా అన్నమాట ఇవన్నీ పోలార్ సైడ్ గ్రూప్ ఉన్న ఎమినో ఆసిడ్స్ ఇవి అసిడిక్ మరియు బేసిక్ గా ఉన్న సైడ్ గ్రూప్స్ గా కూడా విభజించబడ్డాయి అవి అసిడిక్ మరియు బేసిక్ గ్రూప్స్ అయితే ఎలక్ట్రికల్ గా ఛార్జ్ చేయబడాలి ఆస్పార్టీక్ ఆసిడ్ మరియు గ్లుటామిక్ ఆసిడ్ మీద ఉండేవి ఎలెక్ట్రికల్లి ఛార్జ్డ్ గ్రూప్స్ లైసిన్ అర్జినైన్ మరియు హిస్టిడిన్ మీద ఉండేవి బేసిక్ గ్రూప్స్ మీరు ఇక్కడ వివరాల గురించి చింతించనవసరం లేదు నేను నేను పలు విషయాలను మాములుగా ప్రస్తావించాను మన అవసరాన్ని బట్టి ఏ ఎమినో ఆసిడ్ కావాలంటే దాని గురించి దాని లక్షణాల గురించి మనం చూడొచ్చు కానీ ప్రోటీన్ యొక్క లక్షణాలను నిర్ణయించేది ఈ సైడ్ గ్రూప్స్ యొక్క లక్షణాలే మనం నాన్ పోలార్ గ్రూప్స్ ఉన్న ఎమినో ఆసిడ్స్ చూసాము పోలార్ గ్రూప్స్ ఉన్న ఎమినో ఆసిడ్స్ చూసాము అసిడిక్ మరియు బేసిక్ గా ఉన్న ఎలెక్ట్రికల్లి ఛార్జ్డ్ గ్రూప్స్ చూసాము ఇవి సరిపోతాయి ఇప్పుడు వేరే దేని గురించి ఆలోచించకండి మీరు ఏ పేర్లు గుర్తుపెట్టుకొనవసరం లేదు చింతించకండి ఉదాహరణకి నీటి ఎన్విరాన్మెంట్ లో ఉండే ఎమినో ఆసిడ్స్ యొక్క పాలిమర్ లైసోజాయిం యొక్క స్పేస్ ఫిల్లింగ్ మోడల్ నీటి ఎన్విరాన్మెంట్ ఇది నీటిలో ఉండి నీటి తో చుట్టూ వ్యాపించి ఉండాలి ఈ లైసోజాయిం ఉమ్ము మరియు కన్నీరు లో ఉండే ఒక ప్రోటీన్ ఇది బాక్టీరియా యొక్క సెల్ వాల్ ని కూడా విభజిస్తుంది నిజానికి అమైనో ఆసిడ్స్ యొక్క స్వభావం ప్రోటీన్స్ యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తుంది ఈ కేసు లో హెమోగ్లోబిన్ యొక్క ఉదాహరణని తీసుకుందాం హెమోగ్లోబిన్ లో పలురకాల ఎమినో ఆసిడ్స్ పొడవు గొలుసుల్లాగా పెప్టైడ్ బాండ్స్ చేత జత చేయబడి ఉంటాయి వాటిల్లో కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాను అవి వాలిన్ హిస్టిడిన్ లుసిన్ త్రేయోనిన్ ప్రోలిన్ గ్లుటమైన్ గ్లుటామిక్ ఆసిడ్ అందువల్ల ఇది పలు రకాల యూనిట్లను ఫార్మ్ చేస్తుంది నాలుగు యూనిట్లు కలిసి ఒక హెమోగ్లోబిన్ మాలిక్యూల్ ని ఏర్పరుస్తాయి అవి సరిగ్గా మడత పడితేనే పని సరిగ్గా జరిగినట్లు అంటే మడత సరిగ్గా పడితేనే ఒక రెడ్ బ్లడ్ సెల్ హెమోగ్లోబిన్ ను మోసుకుని వెళ్లగలదు ఈ ఎమినో ఆసిడ్ వరసలో చిన్న మార్పు ఉంటే అంటే ఉదాహరణకి ఆరవ పోసిషన్ లో ఉండాల్సిన గ్లుటామిక్ ఆసిడ్ వేరే దేని తో అయినా భర్తీ చేయబడితే ఎం అవుతుంది వ్యాధి వస్తుంది దానినే సికెల్ సెల్ అనీమియా అంటారు ఈ సికెల్ సెల్ అనీమియా రావడానికి గల కారణం అదే ఆరవ పోసిషన్ లో ఉండాల్సిన గ్లుటామిక్ ఆసిడ్ వేరే ఎమినో ఆసిడ్ తో భర్తీ చేయబడుతుంది దాని వల్ల ఏమి జరుగుతుంది మనకి వ్యాధి వస్తుంది అలా ఎందుకు జరుగుతుంది అంటే ప్రోటీన్ యొక్క వివిధ భాగాలకు మరియు ప్రోటీన్ లో ఉండే వివిధ ఎమినో ఆసిడ్స్ కు మధ్య చాలా ఇంటరాక్షన్ జరుగుతుంది మనం చూసిన దాని ప్రకారం ఎమినో ఆసిడ్స్ మరియు దాని సైడ్ గ్రూప్స్ చాలా వేరు వేరు గా ఉంటాయి వాటి రసాయన స్వభావాన్ని బట్టి ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి అంటే ఎమినో ఆసిడ్స్ పొడవు గొలుసుల్లా ఉంటాయి ఒకదానికి ఉన్న సైడ్ చైన్ కి ఇంకో వైపు ఉన్న సైడ్ చైన్ ఆకర్షణీయంగా కనిపించొచ్చు అందువల్ల ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయ్యి మొత్తం ప్రోటీన్ ని వంచేస్తాయి ప్రోటీన్ యొక్క ఈ భాగం వంగుతుంది ఎందుకంటే ఈ సైడ్ గ్రూప్ అటు పక్కన ఉన్న సైడ్ గ్రూప్ తో ఇంటరాక్ట్ అవ్వాలని అనుకుంటుంది ఫలితంగా ప్రోటీన్ దానంతట అదే మడతపడిపోతుంది రెండు సైడ్ గ్రూప్స్ మధ్య రసాయన ఇంటరాక్షన్ వల్ల ఇది ఆకస్మికంగా జరిగిపోతుంది పలు రకాల సైడ్ చైన్స్ వల్ల మడత పడే పద్దతి అనేది ప్రోటీన్ కు ఫంక్షనాలిటీ ని తీసుకొస్తుంది మడత సరిగ్గా పడకపోతే ప్రోటీన్ ఫంక్షనల్ గా లేనట్లే ఇక్కడ జరిగేది అదే నార్మల్ హెమోగ్లోబిన్ సరిగ్గా ముడుచుకోవడం వలన రెడ్ బ్లడ్ సెల్ ఫంక్షనల్ గా ఉంటుంది కేవలం ఒక్క మార్పు ఇక్కడ అదేంటంటే గ్లుటామిక్ ఆసిడ్ వేరే ఎమినో ఆసిడ్ వద్దకు వెళ్ళటం వలన స్ట్రక్చర్ మారిపోతుంది హెమోగ్లోబిన్ యొక్క మడత మారిపోతుంది తద్వారా హెమోగ్లోబిన్ ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది ఫలితంగా రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క స్ట్రక్చర్ సికెల్ అంటే కొడవలి లాగా మారిపోవటం వలన అవి హెమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ ని తీసుకొని వెళ్ళలేవు ఫలితంగా సికెల్ సెల్ అనీమియా వస్తుంది కాబట్టి ప్రోటీన్ విషయంలో స్ట్రక్చర్ ఫంక్షన్ సంబంధం అనేది చాలా ముఖ్యం సరైన స్ట్రక్చర్ ఉంటేనే సరైన ఫంక్షన్ ఉంటుంది అనటానికి ఈ వ్యాధే ఉదాహరణ ఈ లెక్చర్ ని ఇక్కడితో ఆపితే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఈ లెక్చర్ లో ప్రోటీన్స్ అంటే ఏంటి అని అడగటంతో మొదలుపెట్టాం ప్రోటీన్స్ ఎమినో ఆసిడ్స్ యొక్క పొలిమెర్స్ అని చెప్పుకున్నాం ఆ తరువాత ఎమినో ఆసిడ్స్ అంటే ఏమిటో చూసాం ఎమినో ఆసిడ్స్ కి మధ్యలో ఒక కార్బన్ ఆటమ్ ఉంటుంది ఒక వైపు ఎమినో గ్రూప్ మరొక వైపు కార్బొక్సీలిక్ గ్రూప్ ఉంటాయి అలాగే చెరొక పక్క ఎమినో ఆసిడ్ తో H గ్రూప్ మరియు పలు రకాల R గ్రూప్స్ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కలిపితే ప్రోటీన్ వస్తుంది ఇవన్నీ జత చేసినప్పుడు ఒక R గ్రూప్ మరొక R గ్రూప్ తో ఇంటరాక్ట్ అయ్యి అలాగే దాని చుట్టూ ఉన్న నీటితో కూడా ఇంటరాక్ట్ అవుతుంది అందువల్ల ప్రోటీన్ మాలిక్యూల్ మడతపడటం అనేది దాని ఫంక్షన్ కి కారణం అవుతుంది దీనికి అద్భుతమైన ఉదాహరణ హెమోగ్లోబిన్ అది మాములుగా ఉన్నప్పుడు రెడ్ బ్లడ్ సెల్ ద్వారా శరీరం లోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ని తీసుకుని వెళ్తుంది ఎమినో ఆసిడ్ యొక్క ఆరవ స్థానం లో చిన్న మార్పు రావటం వలన మనకి సికెల్ సెల్ అనీమియా వస్తుంది దీనికి కారణం భిన్నమైన మడత వేరే స్ట్రక్చర్ ఉన్న సికెల్ సెల్ హెమోగ్లోబిన్ దీనికి సాధారణ హెమోగ్లోబిన్ కి ఉన్న పని తీరు ఉండదు అలాగే ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ని కొడవలి ఆకారంలోకి మార్చేసి వ్యాధి వచ్చేలా చేస్తుంది ఈ రోజు ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళి కలిసినపుడు మన కథలని కొనసాగిద్దాము మళ్లీ కలుద్దాము